ఈ అధ్యాయం లో పవర్ యాంప్లిఫైయర్స్ గురించి మాట్లాడుతాము గతంలో మేము ఒక స్మాల్ సిగ్నల్ యాంప్లిఫైయర్ గురించి అధ్యయనం చేసాము కాబట్టి ఇక్కడ స్మాల్ సిగ్నల్ అంటే గరిష్ట కలెక్టర్ కరెంట్తో పోలిస్తే అవుట్పుట్ కరెంట్ లేదా వోల్టేజ్ స్వింగ్ చిన్నది ఇప్పుడు ఈ స్మాల్ సిగ్నల్ యాంప్లిఫైయర్లను ఎక్కువగా సిగ్నల్ ప్రాసెసింగ్ కోసం ఎలక్ట్రానిక్ వ్యవస్థలలో ఉపయోగిస్తారు కాబట్టి చాలా ఎలక్ట్రానిక్ వ్యవస్థలలో ఈ స్మాల్ సిగ్నల్ యాంప్లిఫైయర్లను 2 లేదా 3 దశల యాంప్లిఫైయర్ల నుండిఉపయోగిస్తారు ఇప్పుడు లోడ్కు పంపిణీ చేయబడిన పవర్ చాలా ఎక్కువగా ఉండాలంటే అప్పుడు యాంప్లిఫైయర్ను పవర్ యాంప్లిఫైయర్గా ఎంచుకోవాలి కాబట్టి సాధారణంగా యాంప్లిఫైయర్ యొక్క చివరి 1 లేదా 2 దశలు పవర్ యాంప్లిఫైయర్లుగా ఎంపిక చేయబడతాయి ఇక్కడ ఒక యాంప్లిఫైయర్ను పవర్ యాంప్లిఫైయర్గా పరిగణించాలి మరియు ఎప్పుడు స్మాల్ సిగ్నల్ యాంప్లిఫైయర్గా పరిగణించాలి కాబట్టి పవర్ 500 మెగావాట్ల కన్నా తక్కువ ఉన్నప్పుడు దీనిని ఒక స్మాల్ సిగ్నల్ యాంప్లిఫైయర్గా పరిగణించవచ్చని ఒకరు అనవచ్చు అయితే పవర్ 500 మెగావాట్ల కంటే ఎక్కువగా ఉంటే కొన్ని వాట్స్ లేదా కొన్ని 10 W లేదా కొన్ని 100 W కావచ్చు అప్పుడు అవి పవర్ యాంప్లిఫైయర్లుగా పరిగణించవచ్చు కాబట్టి ఈ అధ్యాయం లో మేము పవర్ యాంప్లిఫైయర్ల గురించి మాట్లాడుతాము పవర్ యాంప్లిఫైయర్ల యొక్క వివిధ పనితీరు పారామితులను మేము చూస్తాము మరియు ఈ పారామితులు పవర్ యాంప్లిఫైయర్ పనితీరును ఎలా ప్రభావితం చేస్తాయో చూస్తాము అప్పుడు మేము వివిధ రకాలైన పవర్ యాంప్లిఫైయర్లను చూస్తాము ఇది యాంప్లిఫైయర్ లో అవుట్పుట్ కరెంట్ ఫ్లో పై ఆధారపడి ఉంటుంది అప్పుడు మేము పవర్ యాంప్లిఫైయర్ యొక్క సర్క్యూట్ విశ్లేషణను చూస్తాము మేము DC మరియు AC లోడ్ లైన్ గురించి మాట్లాడుతాము ఆపై ఆపరేటింగ్ పాయింట్ ను ఎంపిక చేస్తాము ఆ తరువాత మేము యాంప్లిఫైయర్ల యొక్క వివిధ క్లాస్సేస్ గురించి విస్తృతంగా మాట్లాడుతాము కాబట్టి మేము క్లాస్ A యాంప్లిఫైయర్ క్లాస్ B యాంప్లిఫైయర్ క్లాస్ AB మరియు క్లాస్ C పవర్ యాంప్లిఫైయర్ గురించి మాట్లాడుతాము ఇప్పుడు పవర్ యాంప్లిఫైయర్ యొక్క క్లాసుల గురించి చర్చించిన తరువాత మేము పవర్ యాంప్లిఫైయర్ యొక్క రెండు ప్రాక్టికల్ డిజైన్ ఉదాహరణలను తీసుకుంటాము ఒకటి 2 W పవర్ మరియు మరొక ఉదాహరణ 30 W పవర్ యాంప్లిఫైయర్ కాబట్టి పవర్ యాంప్లిఫైయర్ లో పవర్ అంటే లోడ్కు ఎంత AC పవర్ పంపిణీ చేయబడుతుంది అని అర్థం ఇప్పుడు ఈ AC పవర్ ఎక్కడి నుండి వస్తుందో అడగవచ్చు కాబట్టి సాధారణంగా ఇది సరఫరా నుండి లేదా బ్యాటరీ నుండి వస్తుంది ఇప్పుడు కన్వర్షన్ ఎఫిషియెన్సీ అంటే ఏమిటని మీరు అడగవచ్చు అంటే ఒక సర్క్యూట్ యాంప్లిఫైయర్ DC పవర్ ని AC పవర్ గా ఎంత ఎఫెక్టివ్ గా మారుస్తుంది అని అది లోడ్కు పంపిణీ చేయబడుతుంది పవర్ యాంప్లిఫైయర్ యొక్క కన్వర్షన్ ఎఫిషియెన్సీ పరంగా ఈ ఎఫెక్టివ్ నెస్ నిర్వచించబడింది మరియు ఇది పవర్ యాంప్లిఫైయర్ యొక్క ఫిగర్ ఆఫ్ మెరిట్ ఇది లోడ్ కు పంపిణీ చేయబడిన యావరేజ్ AC పవర్ మరియు సర్క్యూట్ ద్వారా తీసుకోబడిన లేదా బ్యాటరీ ద్వారా సరఫరా చేయబడిన యావరేజ్ DC పవర్ యొక్క రేషియో గా నిర్వచించబడింది ఇది పవర్ యాంప్లిఫైయర్ యొక్క పరిశీలనలో ఒకటి తదుపరి పరిశీలన యాంప్లిఫైయర్లలోని డిస్టార్షన్ ఇప్పుడు అవుట్పుట్ కరెంట్ మీద ఆధారపడి వివిధ రకాల యాంప్లిఫైయర్లు వివిధ రకాల వేవ్ ఫామ్ లను అందిస్తుంది కాబట్టి డిస్టార్షన్ ను ఇన్పుట్ వేవ్ షేప్ నుండి అవుట్పుట్ వేవ్ షేప్ లో మార్పుగా నిర్వచించారు ఈ డిస్టార్షన్ యాంప్లిట్యూడ్ డిస్టార్షన్ హార్మోనిక్ డిస్టార్షన్ మరియు క్రాస్ఓవర్ డిస్టార్షన్ వంటి వివిధ రకాలు కావచ్చు మేము ఈ డిస్టార్షన్ ల గురించి కొద్దిసేపటి తరువాత మాట్లాడుతాము తదుపరి విషయం ఈ పవర్ యాంప్లిఫైయర్లో ఉంది ట్రాన్సిస్టర్ను వారు అధిక పవర్ ని వెదజల్లుతున్న విధంగా డిజైన్ చేయాలి కాబట్టి అవి అధిక పవర్ ని వెదజల్లుతాయి అయినప్పటికీ ఒక స్మాల్ సిగ్నల్ యాంప్లిఫైయర్ విషయంలో ట్రాన్సిస్టర్లు చాలా చిన్న పరిమాణంతో తయారు చేయబడతాయి మరియు పవర్ యాంప్లిఫైయర్ విషయంలో ట్రాన్సిస్టర్ యొక్క పరిమాణం చాలా పెద్దదిగా ఎంపిక చేయబడుతుంది ఇది కొన్ని సెంటీమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ కావచ్చు అయితే ఒక స్మాల్ సిగ్నల్ యాంప్లిఫైయర్ విషయంలో ఇది కేవలం కొన్ని మిల్లీమీటర్ పరిమాణంలో ఉంటుంది ఇక్కడ పవర్ యాంప్లిఫైయర్ విషయంలో పరిమాణం చాలా ఎక్కువ అవుతుంది ఎందుకంటే అవి ఎక్కువ వేడిని వెదజల్లుతాయి ఇప్పుడు ఈ పవర్ యాంప్లిఫైయర్లలోని ట్రాన్సిస్టర్ ఎక్కువ వేడిని వెదజల్లుతుంది కాబట్టి కొంత కూలింగ్ అమరిక అవసరం కాబట్టి ఎలక్ట్రానిక్ సిస్టమ్స్లో ఫ్యాన్ ఏదైనా పరికరం యొక్క బ్యాకెండ్ వద్ద అనుబంధించబడిందని మరియు ఈ ఫ్యాన్ ఇన్స్ట్రుమెంట్ కి కూలింగ్ ను అందిస్తుంది మరియు ట్రాన్సిస్టర్ను చల్లబరుస్తుంది పవర్ చాలా ఎక్కువగా లేకపోతే ఈ కూలింగ్ ట్రాన్సిస్టర్ యొక్క మెటల్ కేసింగ్ ద్వారా అందించబడుతుంది మరియు ఇది మెటల్ కేసింగ్ ద్వారా వేడిని వెదజల్లుతుంది ఇప్పుడు ట్రాన్సిస్టర్ను సర్క్యూట్రీ వెనుక భాగంలో ఉంచడం ద్వారా చల్లబరచవచ్చు మరియు ఈ సందర్భంలో గాలి ప్రవహించేటప్పుడు హీట్ కన్వెక్షన్ ద్వారా వెళుతుంది అప్పుడు ఇది ట్రాన్సిస్టర్ను సాపేక్షంగా చల్లబరుస్తుంది కాబట్టి ఇవి పవర్ యాంప్లిఫైయర్ యొక్క ప్రధాన పరిగణనలు పవర్ యాంప్లిఫైయర్ విషయంలో కలెక్టర్ యొక్క రెసిస్టెన్స్ చాలా తక్కువగా ఎన్నుకోబడుతుంది ఎందుకంటే ఈ సందర్భాలలో అవుట్పుట్ కరెంట్ లేదా వోల్టేజ్ స్వింగ్ చాలా పెద్దదిగా ఉండాలి మరియు ఈ యాంప్లిఫైయర్ యొక్క కలెక్టర్ రెసిస్టెన్స్ చిన్నదిగా ఎంచుకుంటే ఇది జరుగుతుంది తరువాత మనం వివిధ రకాలైన పవర్ యాంప్లిఫైయర్ల గురించి మాట్లాడుతాము ఇన్పుట్ కరెంట్ లేదా ఇన్పుట్ సిగ్నల్కు సంబంధించి అవుట్పుట్ కరెంట్ ఎంత భాగాన్ని ప్రవహిస్తుంది అనే దాన్ని బట్టి పవర్ యాంప్లిఫైయర్లను విస్తృతంగా 3 వర్గాలుగా వర్గీకరిస్తారు కాబట్టి యాంప్లిఫైయర్ యొక్క క్లాస్సేస్ క్లాస్ A క్లాస్ B మరియు క్లాస్ C ఇప్పుడు క్లాస్ B యాంప్లిఫైయర్ కోసం కొన్ని మార్పులు చేయబడ్డాయి అప్పుడు కొత్త రకం యాంప్లిఫైయర్ను క్లాస్ AB యాంప్లిఫైయర్ అంటారు క్లాస్ B యాంప్లిఫైయర్ విషయంలో సంభవించే డిస్టార్షన్ ను ఇది తొలగిస్తుంది ఈ లక్షణాల గురించి మేము కొద్దిసేపటి తరువాత చర్చిస్తాము ఇప్పుడు క్లాస్ A యాంప్లిఫైయర్ విషయంలో అవుట్పుట్ వేవ్ ఫార్మ్ ఇన్పుట్ సైకిల్ ని అనుసరిస్తుంది కాబట్టి ఇక్కడ మొత్తం ఇన్పుట్ సైకిల్ కోసం అవుట్పుట్ కరెంట్ ప్రవహిస్తుంది కాబట్టి ఈ యాంప్లిఫైయర్లోని కండక్షన్ యాంగిల్ 3600 కాబట్టి అవుట్పుట్ కరెంట్ ఇన్పుట్ సిగ్నల్ యొక్క ఖచ్చితమైన ప్రతిరూపం అని ఇక్కడ మీరు చూడవచ్చు కాబట్టి ఇది క్లాస్ A యాంప్లిఫైయర్ ఈ క్లాస్ A యాంప్లిఫైయర్ యొక్క ఎఫిషియెన్సీ చాలా తక్కువ తదుపరి టైప్ యాంప్లిఫైయర్ క్లాస్ B యాంప్లిఫైయర్ ఈ సందర్భంలో కటాఫ్ వద్ద ఆపరేటింగ్ పాయింట్ ఎంపిక చేయబడుతుంది కాబట్టి అవుట్పుట్ కరెంట్ పాజిటివ్ హాఫ్ సైకిల్ కి మాత్రమే ప్రవహిస్తుంది కాబట్టిఅవుట్పుట్ వేవ్ ఫార్మ్ 0 మరియు π 2π మరియు 3π4π మరియు 5πమధ్య ఉంటుంది కాబట్టి అవుట్పుట్ వేవ్ ఫార్మ్ ఇలా ఉంటుంది కాబట్టి ఇక్కడ సగం సమాచారం పోయిందని మీరు చూడవచ్చు పుష్ పుల్ కనెక్షన్లు అని పిలువబడే రెండు ట్రాన్సిస్టర్లను ఉపయోగించి ఇంజనీర్ ప్రత్యేక టైప్ కనెక్షన్ను ఉపయోగిస్తే పూర్తి వేవ్ ఫార్మ్ ని పొందవచ్చు అప్పుడు ఒకరు పూర్తి వేవ్ ఫార్మ్ ని సులభంగా పొందవచ్చు మేము ఈ కాన్ఫిగరేషన్ గురించి కొద్దిసేపటి తరువాత చర్చిస్తాము డిస్టార్షన్ సమస్య ని కలిగి ఉన్నా కానీ క్లాస్ B యాంప్లిఫైయర్ను ఎందుకు ఎంచుకోవాలో ఇప్పుడు ఏవరైనా అడగవచ్చు దానికి కారణం క్లాస్ B యాంప్లిఫైయర్ విషయంలో ఈ యాంప్లిఫైయర్ యొక్క ఎఫిషియెన్సీ క్లాస్ A యాంప్లిఫైయర్తో పోలిస్తే చాలా ఎక్కువ ఇక్కడ ఎఫిషియెన్సీ 78 మరియు క్లాస్ A యాంప్లిఫైయర్ విషయంలో ఇది కేవలం 25 కాబట్టి క్లాస్ B యాంప్లిఫైయర్ల యొక్క ప్రయోజనాల్లో ఇది ఒకటి ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఈ యాంప్లిఫైయర్లు డిస్టార్షన్ సమస్య ని కలిగి ఉంటాయి కాబట్టి ఆపరేటింగ్ పాయింట్ను యాక్టివ్ రీజియన్ వైపుకు కొద్దిగా మార్చడం ద్వారా మరొక రకమైన యాంప్లిఫైయర్ వస్తుంది కాబట్టి ఈ రకమైన యాంప్లిఫైయర్లను క్లాస్ AB పుష్ పుల్ యాంప్లిఫైయర్స్ అంటారు ఈ యాంప్లిఫైయర్ యొక్క కండక్షన్ యాంగిల్ 1800 కన్నా ఎక్కువ క్లాస్ B యాంప్లిఫైయర్ విషయంలో కండక్షన్ యాంగిల్ 1800 మరియు క్లాస్ AB యాంప్లిఫైయర్ విషయంలో ఇది 1800 కన్నా కొంచెం ఎక్కువ ఇది పరిస్థితిని బట్టి 2000 లేదా 2200 కావచ్చు కాబట్టి ఈ సందర్భంలో ఎఫిషియెన్సీ క్లాస్ AB యాంప్లిఫైయర్ కంటే కొంచెం తక్కువగా ఉంటుంది కానీ ఇది డిస్టార్షన్ లేని అవుట్పుట్ సిగ్నల్ను అందిస్తుంది తరువాతి టైప్ యాంప్లిఫైయర్ క్లాస్ C యాంప్లిఫైయర్ ఈ యాంప్లిఫైయర్ అవుట్పుట్ కరెంట్ ఇన్పుట్ సిగ్నల్ యొక్క చాలా తక్కువ భాగానికి మాత్రమే ప్రవహిస్తుంది కాబట్టి మీరు ఇక్కడ ఎక్కడో ఎంచుకుంటే మీరు చెప్పగలరు అప్పుడు అవుట్పుట్ కరెంట్ ఈ రీజియన్ కి మాత్రమే ప్రవహిస్తుంది కాబట్టి తదనుగుణంగా మీరు ఈ వేవ్ ఫార్మ్ ని పొందుతారు అవి చాలా ఎక్కువ అవుట్పుట్ పవర్ తో చాలా చిన్న సంకేతాన్ని అందిస్తాయి కాబట్టి ఈ పల్సెస్ చాలా ఎక్కువ అవుట్పుట్ పవర్ ని కలిగి ఉంటాయి ఈ పల్సెస్ LC ట్యాంక్ సర్క్యూట్తో అనుసంధానించబడినప్పుడు అవి ప్రకృతిలో సైనూసోయిడల్ ఉన్న క్యారియర్ వేవ్ ని అందిస్తాయి కాబట్టి అవి సైనూసోయిడల్ క్యారియర్ వేవ్ను ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తారు ఇప్పుడు నేను ఈ యాంప్లిఫైయర్లను కండక్షన్ యాంగిల్ మరియు ఎఫిషియెన్సీ పరంగా పోలుస్తాను కాబట్టి క్లాస్ A యాంప్లిఫైయర్ లో కండక్షన్ యాంగిల్ గరిష్టంగా ఉంటుంది మరియు ఇది క్లాస్ C యాంప్లిఫైయర్కు కనిష్టంగా ఉంటుంది క్లాస్ A యాంప్లిఫైయర్ లో ఇది 3600 కి దగ్గర గా ఉంటుంది మరియు క్లాస్ C లో ఇది దాదాపు 100 లేదా 200 పరిస్థితిని బట్టి అధిక పల్స్ లేదా క్లాస్ C యాంప్లిఫైయర్ ద్వారా ఉత్పత్తి చేయవలసిన పల్స్ పై మీకు ఎంత వ్యవధి ఉంది ఇప్పుడు నేను ఎఫిషియెన్సీ పరంగా మాట్లాడితే క్లాస్ A యాంప్లిఫైయర్ యొక్క ఎఫిషియెన్సీ కనిష్టంగా 20 మరియు 25 ఉంటుంది మరియు క్లాస్ C యాంప్లిఫైయర్ కోసం ఇది గరిష్టంగా 95 ఉంటుంది కాబట్టి ఈ క్లాస్ A B మరియు C యాంప్లిఫైయర్లలో ఇవి అత్యంత సమర్థవంతమైన పవర్ యాంప్లిఫైయర్లు తరువాత మనం క్లాస్ A యాంప్లిఫైయర్లకు ఉదాహరణ తీసుకుంటాము కాబట్టి ఇక్కడ క్లాస్ A యాంప్లిఫైయర్ యొక్క సర్క్యూట్ ఉంది ఇది సప్లై వోల్టేజ్ ఇవి బయాసింగ్ రెసిస్టర్ ఇది కలెక్టివ్ రెసిస్టర్ మరియు ఇవి ఇన్పుట్ ఇక్కడ వర్తించే డీకప్లింగ్ కెపాసిటర్లు కాబట్టి ఈ సందర్భంలో ఈ ఇన్పుట్ ఈ డీకప్లింగ్ కెపాసిటర్ ద్వారా సర్క్యూట్తో కలుపుతారు మరియు అవుట్పుట్ రెసిస్టెన్స్ R L మరియు ఇది ఈ డీకప్లింగ్ కెపాసిటర్ ద్వారా సర్క్యూట్కు అనుసంధానించబడుతుంది ఈ సర్క్యూట్ యొక్క DC లోడ్ లైన్ను మేము ఇప్పటికే చూశాము ఇప్పుడు ఈ సర్క్యూట్ స్మాల్ సిగ్నల్ యాంప్లిఫైయర్ మాదిరిగానే కనిపిస్తుందని ఒకరు అనవచ్చు కాబట్టి ప్రదర్శనలో అవి సారూప్యంగా ఉన్నప్పటికీ పవర్ యాంప్లిఫైయర్ విషయంలో ఈ ట్రాన్సిస్టర్ యొక్క పరిశీలన చాలా భిన్నంగా ఉంటుంది ఎందుకంటే డిసిపేషన్ కారణంగా మరియు ఇతర పరిగణనలు మనం ఇంతకు ముందు చర్చించాము ఇప్పుడు ఇక్కడ మేము లోడ్కు పంపిణీ చేయబడిన AC పవర్ పై ఆసక్తి కలిగి ఉన్నట్లు చూస్తాము కాబట్టి మేము AC లోడ్ లైన్ చూస్తాము ఇప్పుడు AC లోడ్ లైన్ మరియు DC లోడ్ లైన్లు ఎందుకు భిన్నంగా ఉన్నాయని ఒకరు అనవచ్చు కాబట్టి మీరు ఇక్కడ చూస్తే ఈ చివరలో కనిపించే ఇంపెడెన్స్ DC సర్క్యూట్ మరియు AC సర్క్యూట్కు భిన్నంగా ఉంటుంది DC సర్క్యూట్ విషయంలో ఈ కెపాసిటర్లు ఇన్ఫైనైట్ ఇంపెడెన్స్ లాగా పనిచేస్తాయి కాబట్టి అవి అవుట్పుట్తో కనెక్షన్ ఉండదు కాబట్టి ఈ చివరలో కనిపించే ఇంపిడెన్స్ RC మాత్రమే అవుతుంది అయితే AC విశ్లేషణ షార్ట్ సర్క్యూట్ అన్ని సప్లై సోర్సెస్ మరియు షార్ట్ సర్క్యూట్ అన్ని డీకప్లింగ్ కెపాసిటర్లు కాబట్టి ఇది కుదించబడితే ఈ చివరలో కనిపించే ఇంపెడెన్స్ RC మరియు RL ల పారలెల్ కలయికగా ఉంటుంది ఇది చిన్న rc ద్వారా సూచించబడుతుంది కాబట్టి ఇంపిడెన్స్ AC మరియు DC విశ్లేషణకు భిన్నంగా ఉంటుంది మరియు అందుకే AC లోడ్ లైన్ DC లోడ్ లైన్ కంటే భిన్నంగా ఉంటుంది ఇప్పుడు ఈ సర్క్యూట్ షార్ట్ సర్క్యూట్ యొక్క విశ్లేషణ చేయడానికి అన్ని సప్లై సోర్సెస్ మరియు షార్ట్ సర్క్యూట్ అన్ని డికప్లింగ్ కెపాసిటర్లను చేసి ఆపై ఈ లూప్లో కిర్చాఫ్ లా వర్తింపజేయండి ఆపై DC కరెంట్తో సాధించిన కరెంట్ను సూపరింపోజ్ చేయండి దీన్ని సరళీకృతం చేయడం ద్వారా మీరు ఈ వ్యక్తీకరణ ic vCErcICQVCEQrcను పొందుతారు ఇది ic మరియు vCE మధ్య సంబంధాన్ని సూచిస్తుంది ఇది స్ట్రెయిట్ లైన్ కాబట్టి వారు ic వెర్సెస్ vCE లోని క్యారక్టర్య్స్టిక్స్ ను చూడాలనుకున్నప్పుడు దీనిని ఉపయోగించి స్ట్రెయిట్ లైన్ ను గీయవచ్చు కాబట్టి ఒక AC లోడ్ లైన్ ను గీయాలంటే vCE విలువను 0 కి సమానం గా ఉంచితే iC శాచురేషన్ కరెంట్ ను లెక్కించవచ్చు కాబట్టి ఇది ICQ rc V CEQ గా వస్తుంది మరియు కటాఫ్ రీజియన్ కి iC 0 ఉంచండి అప్పుడు vCE V CEQICQ rcఅవుతుంది మరియు ఈ పాయింట్ ను ఉపయోగించి గీసిన లైన్ AC లోడ్ లైన్ అవుతుంది ఇక్కడ ఈ లోడ్ లైన్ యొక్క వాలు 1 rc ఉంటుంది ఇది RC మరియు RL యొక్క పారలెల్ కలయిక అవుతుంది ఇప్పుడు తదుపరి విషయం ఏమిటంటే ఆపరేటింగ్ పాయింట్ ఉండాలి కాబట్టి క్లాస్ A పవర్ యాంప్లిఫైయర్ల విషయంలో అవుట్పుట్ కరెంట్ మరియు వోల్టేజ్ ఆకారం చాలా పెద్దదిగా ఉండాలి కాబట్టి ఆపరేటింగ్ పాయింట్ను ఎలాంటి డిస్టార్షన్ లేకుండా గరిష్ట అవుట్పుట్ పవర్ ని అందించే విధంగా ఎంచుకోవాలి కాబట్టి సాధారణంగా ఈ AC లోడ్ లైన్ మధ్యలో ఆపరేటింగ్ పాయింట్ను ఎందుకు ఎంచుకోవాలో సూచించబడింది ఎందుకంటే మీరు ఇక్కడ ఎక్కడో పాయింట్ ఎంచుకుంటే అప్పుడు ఈ అవుట్పుట్ సిగ్నల్ యొక్క పాజిటివ్ సైకిల్ క్లిప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి దీనిని శ్యాచురేషన్ క్లిప్పింగ్ అని పిలుస్తారు మరియు పాయింట్ ఇక్కడ ఎక్కడో ఎంచుకోబడితే అవుట్పుట్ సిగ్నల్ యొక్క నెగెటివ్ సైకిల్ క్లిప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి దీనిని కటాఫ్ క్లిప్పింగ్ అంటారు కాబట్టి ఎటువంటి డిస్టార్షన్ లేకుండా గరిష్ట అవుట్పుట్ సిగ్నల్ పొందడానికి సెంటర్ లో ఆపరేటింగ్ పాయింట్ను ఎంచుకోవాలి తరువాత మనం ఎంత AC పవర్ ని లోడ్కి పంపిణీ చేస్తామో చూద్దాం కాబట్టి లోడ్కు పంపిణీ చేయబడిన పవర్ ని లెక్కించడానికి కటాఫ్ పాయింట్ ఇక్కడ 0 గా పరిగణించబడుతుందని కొంత ఊహించుకోవడం జరిగింది కాబట్టిమీరు చూస్తే ఇది VCC కి అనుగుణంగా ఉంటుంది మరియు ఇది ఈ శ్యాచురేషన్ సమయంలో తీసుకోబడుతుంది కాబట్టి కరెంట్ యొక్క ఈ విలువ 2 ICQ గా ఉంటుంది ఇక్కడ ఇది గరిష్ట వోల్టేజ్ను సూచిస్తుంది మరియు ఇది కనిష్ట వోల్టేజ్ను సూచిస్తుంది కాబట్టి ఇది 0 అవుతుంది మరియు ఇక్కడ గరిష్ట వోల్టేజ్ VCC అవుతుంది ఇది మినిమమ్ కరెంట్ ని సూచిస్తుంది మరియు ఈ ముగింపు మాక్సిమమ్ కరెంట్ ని సూచిస్తుంది కాబట్టి మాక్సిమమ్ కరెంట్ 2ICQ మరియు మినిమమ్ కరెంట్ 0 అవుతుంది ఇప్పుడు లోడ్ అవుతున్న అవుట్పుట్ పవర్ ని లెక్కించడానికి ఇది Vce మరియు Ice యొక్క రూట్ మీన్ స్క్వేర్ విలువ అవుతుంది అది VCC x ICQ బై 4 P0acVce 2ICQ22 కాబట్టి సరళీకృతం చేసిన తర్వాత మీరు లోడ్కు అందించబడిన AC పవర్ యొక్క విలువని పొందుతారు ఇప్పుడు ఈ సందర్భంలో బ్యాటరీ సరఫరా చేసే పవర్ ఎంత కాబట్టి ఈ సందర్భంలో ఈ రెండు శాఖలలో కరెంట్ సరఫరా చేయబడుతుంది కాబట్టి ఈ రెసిస్టర్ నుంచి తీసుకున్న కరెంట్తో పోలిస్తే ఈ బయాసింగ్ రెసిస్టర్లు నుంచితీసుకున్న కరెంట్ చాలా తక్కువ అని విశ్లేషణలో ఊహించబడింది కాబట్టి ఇది విస్మరించబడింది కాబట్టి సప్లైయిడ్ పవర్ Pi V CC ICQ అవుతుంది ఇప్పుడు కన్వర్షన్ ఎఫిషియెన్సీ ని లెక్కించడానికి కన్వర్షన్ ఎఫిషియెన్సీ అనేది లోడ్కు సప్ప్లై అయిన అవుట్పుట్ పవర్ యొక్క రేషియో మరియు సప్ప్లై పవర్ అని మేము ఇప్పటికే అధ్యయనం చేసాము ηP0PiVce IceVcc ICQ⟶η25 కాబట్టి మీరు ఈ విలువలను పెడితే మీకు 25 ఎఫిషియెన్సీ లభిస్తుంది ఇప్పుడు ఈ సందర్భంలో 10 W పవర్ యాంప్లిఫైయర్ డిజైన్ చేయాలనుకుంటే 40 W సప్ప్లై ద్వారా కరెంట్ ను సప్ప్లై చేయాలి కాబట్టి ఈ సందర్భంలో ఈ సర్క్యూట్లో చాలా పవర్ వృధా అవుతుంది ఇక్కడ ఈ రెసిస్టర్లో సగం పవర్ వృధా అవుతుంది ఈ రెసిస్టర్ను ట్రాన్స్ఫార్మర్ ద్వారా భర్తీ చేస్తే ఈ పవర్ ని ఆదా చేయవచ్చు కాబట్టి క్లాస్ A యాంప్లిఫైయర్ యొక్క తదుపరి టైప్ ట్రాన్స్ఫార్మర్ కపుల్డ్ క్లాస్ A యాంప్లిఫైయర్ ఇక్కడ లోడ్ రెసిస్టెన్స్ RC స్థానంలో ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది కాబట్టి ఈ ట్రాన్స్ఫార్మర్ అవుట్పుట్ రెసిస్టెన్స్ RL ఉంది ఇక్కడ ప్రైమరీ కాయిల్లోని టర్న్స్ సంఖ్య np మరియు సెకండరీ కాయిల్లోని టర్న్స్ సంఖ్య ns కాబట్టిప్రైమరీ వద్ద ఈ చివరలో కనిపించే ఇంపెడెన్స్ ద్వారా సూచించబడుతుంది ఈ వ్యక్తీకరణ RLnpns2RL కాబట్టి ఈ సందర్భంలో ట్రాన్స్ఫార్మర్ యొక్క టర్న్స్ రేషియో ని మార్చడం ద్వారా ఇంపిడెన్స్ మ్యాచింగ్ సులభంగా సాధించవచ్చు ఇప్పుడు ఈ సందర్భంలో ట్రాన్స్ఫార్మర్ విషయంలో రెసిస్టెన్స్ చాలా తక్కువగా లేదా అది 0 అని మనకు తెలుసు కాబట్టి ఈ కాన్ఫిగరేషన్ కొరకు DC లోడ్ లైన్ వర్టికల్ లైన్ గా ఉంటుంది ఎందుకంటే ఒక స్మాల్ రెసిస్టెన్స్ లేదా 0 రెసిస్టెన్స్ ఇన్ఫైనైట్ స్లోప్ కు అనుగుణంగా ఉంటుంది తద్వారా మేము వర్టికల్ లైన్ వచ్చేలా చేయవచ్చు కాబట్టి ఈ సందర్భంలో ఈ VCQ VCC ఎందుకంటే ఈ ట్రాన్స్ఫార్మర్లో ఎటువంటి లాసెస్ ఉండవు కాబట్టి మీరు VCQ విలువను ఉంచి కన్వర్షన్ ఎఫిషియెన్సీ ని లెక్కించడానికి ప్రయత్నిస్తే అది 50 గా వస్తుంది కాబట్టి ట్రాన్స్ఫార్మర్ కపుల్డ్ క్లాస్ A యాంప్లిఫైయర్ ఉపయోగించడం ద్వారా ఎఫిషియెన్సీ 50 కి మెరుగుపరచబడింది కాబట్టి మీరు 10 W యాంప్లిఫైయర్ డిజైన్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు ఈ సందర్భంలో 20 W పవర్ ని సరఫరా చేయాలి ఇప్పుడు సిగ్నల్ లేనట్లయితే మీరు ఇక్కడ చూస్తే కాబట్టి క్లాస్ A యొక్క యాంప్లిఫైయర్ కాన్ఫిగరేషన్ రెండింటిలోనూ కరెంట్ ఈ ట్రాన్సిస్టర్ గుండా వెళుతుంది కాబట్టి ఇది నిరంతరం హీట్ ని బయటకు పంపిస్తుంది కాబట్టి క్లాస్ A కాన్ఫిగరేషన్ యొక్క ప్రతికూలతలో ఇది ఒకటి ట్రాన్సిస్టర్లో అధిక పవర్ బయటకు పోతుంది ఇప్పుడు ఈ కాన్ఫిగరేషన్ కూడా కావాల్సినది కాదు ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్ సాపేక్షంగా స్థూలంగా ఉంటుంది మరియు అవి ఫ్రీక్వెన్సీ సెన్సిటివ్ కాబట్టి ఫ్రీక్వెన్సీ స్పందన చాలా మంచిది కాదు ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ చాలా మంచి నాణ్యత కోసం ఉపయోగించినట్లయితే అది ఖరీదైనది అవుతుంది కాబట్టి అందుకే ఈ కాన్ఫిగరేషన్ ఉపయోగించబడదు తదుపరి టైప్ యాంప్లిఫైయర్ కాన్ఫిగరేషన్ క్లాస్ B యాంప్లిఫైయర్ ఇక్కడ ఆపరేటింగ్ పాయింట్ కటాఫ్ వద్ద ఎంపిక చేయబడుతుంది కాబట్టి కట్ ఆఫ్ వద్ద కరెంట్ 0 అవుతుంది కాబట్టి ఈ సందర్భంలో అవుట్పుట్ కరెంట్ పాజిటివ్ హాఫ్ సైకిల్ అయిన ఈ హాఫ్ సైకిల్ కి మాత్రమే ప్రవహిస్తుంది నెగిటివ్ హాఫ్ సైకిల్ లో ఎటువంటి కండక్షన్ ఉండదు కాబట్టి అవుట్పుట్ హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ మాదిరిగానే ఉంటుంది ఇప్పుడు ఫుల్ వేవ్ ఫార్మ్ ని సాధించాలనుకుంటే ఇది క్లాస్ B పవర్ యాంప్లిఫైయర్ ఉపయోగించి కూడా సాధ్యమవుతుంది ఇది పుష్ పుల్ కనెక్షన్ అని పిలువబడే ప్రత్యేక రకం అమరికను ఉపయోగించి చేయవచ్చు పుష్ పుల్ కనెక్షన్లో రెండు ట్రాన్సిస్టర్లు ఉపయోగించబడతాయి కాబట్టి ఇక్కడ పుష్ పుల్ రెండు ట్రాన్సిస్టర్ల అమరిక ఉంది ట్రాన్సిస్టర్లు NPN ట్రాన్సిస్టర్లు మరియు ఇవి కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్లు ఇక్కడ ఇన్పుట్ ట్రాన్స్ఫార్మర్ను ఉపయోగించడం ద్వారా ఇన్పుట్ అందించబడుతుంది మరియు అవుట్పుట్ ఈ ట్రాన్సిస్టర్ల నుండి అవుట్పుట్ వద్ద ట్రాన్స్ఫార్మర్ చేత తీసుకోబడుతుంది కాబట్టి ఈ సందర్భంలో ఇన్పుట్ సిగ్నల్ సెకండరీ వద్ద డికపుల్ చేయబడుతుంది మరియు అవి ఫేజ్ లో లేవు ఇక్కడ మీరు చూడవచ్చు కాబట్టి ఈ ట్రాన్సిస్టర్లకు ఇన్పుట్ అవుట్ ఆఫ్ ఫేజ్ గా ఉండే విధంగా వాటిని ట్యాప్ చేస్తారు కాబట్టి ఈ NPN ట్రాన్సిస్టర్ సందర్భంలో ఈ ట్రాన్సిస్టర్ యొక్క ఎమిటర్ బేస్ జంక్షన్ కండక్షన్ ను ప్రారంభించడానికి ఫార్వర్డ్ బయాసింగ్ గా ఉండాలి అని మనకి తెలుసు కాబట్టి మీరు ఈ సైకిల్ ఇక్కడ చూస్తే ఈ హాఫ్ సైకిల్ ఈ ట్రాన్సిస్టర్కు ఫార్వర్డ్ బయాస్ను అందిస్తుంది కాబట్టి ఈ వ్యవధికి అవుట్పుట్ కనిపిస్తుంది ఈ కాన్ఫిగరేషన్ కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ కాబట్టి అవుట్పుట్ ఇన్పుట్ సిగ్నల్ యొక్క అవుట్ ఆఫ్ ఫేజ్ లో ఉంటుంది కాబట్టి అదే విధంగా ఇక్కడ కనిపిస్తుంది ఈ సందర్భంలో ఇన్పుట్ సిగ్నల్ యొక్క ఈ సైకిల్ కి అవుట్పుట్ కనిపిస్తుంది కాబట్టి ఇది చాలా కాలం వరకు రివర్స్ ఫేజ్ లో ఉంటుంది ఇప్పుడు సెంటర్ ట్యాప్డ్ అవుట్పుట్ ట్రాన్స్ఫార్మర్ ఉపయోగించి ఈ అవుట్పుట్లను కలుపుతారు మరియు మీరు అవుట్పుట్ వేవ్ ఫార్మ్ ని పొందుతారు కాబట్టి ఇది పుష్ పుల్ యాంప్లిఫైయర్ సెంటర్ ట్యాప్డ్ ట్రాన్స్ఫార్మర్ కారణంగా ఇది సాంప్రదాయకంగా ఉపయోగించబడదు ఎందుకంటే ఇది ఖరీదైనది మరియు ఈ యాంప్లిఫైయర్ యొక్క పరిమాణం చాలా ఎక్కువ కాబట్టి తరువాతి రకం పుష్ పుల్ అమరిక ఇక్కడ కాంప్లిమెంటరీ ట్రాన్సిస్టర్లను ఉపయోగిస్తోంది ఇక్కడ ట్రాన్సిస్టర్ NPN మరియు PNP అవి బ్యాక్ టు బ్యాక్ అనుసంధానించబడి ఉన్నాయి ఇక్కడ అవుట్పుట్ లోడ్ వద్ద తీసుకోబడుతుంది మరియు ఇక్కడ ఇన్పుట్ అందించబడుతుంది కాబట్టిNPN ట్రాన్సిస్టర్ ఎమిటర్ బేస్ జంక్షన్ ఇక్కడ పాజిటివ్ సైకిల్ అందించబడితే మరియు PNP ట్రాన్సిస్టర్ విషయంలో ఫార్వర్డ్ బయాసింగ్ తో ఉంటుంది నెగిటివ్ వోల్టేజ్ అందించబడితే అది కండక్షన్ స్టేట్ లో లేదా యాక్టీవ్ రీజియన్ లో ఉంటుంది కాబట్టి పాజిటివ్ హాఫ్ సైకిల్ లో అవుట్పుట్ ఈ ట్రాన్సిస్టర్ వద్ద కనిపిస్తుంది మరియు నెగిటివ్ హాఫ్ సైకిల్ లో ఈ ట్రాన్సిస్టర్ వద్ద అవుట్పుట్ కనిపిస్తుంది ఇప్పుడు ఒక లోడ్ ఇక్కడ ఎక్కడో అనుసంధానించబడి ఉంటే అప్పుడు లోడ్ వద్ద ఈ అవుట్పుట్ పూర్తి వేవ్ ఫార్మ్ గా ఉంటుంది కాబట్టి కాంప్లిమెంటరీ ట్రాన్సిస్టర్ల పుష్ పుల్ కనెక్షన్ను ఉపయోగించి ఫుల్ వేవ్ ఫార్మ్ ని ఎలా తయారు చేస్తారు ఇప్పుడు ఈ ట్రాన్సిస్టర్ యాంప్లిఫైయర్లోని లోడ్కు పంపిణీ చేయబడిన పవర్ Vce Ice యొక్క రూట్ మీన్ స్క్వేర్ విలువ ద్వారా ఇవ్వబడుతుంది ఇక్కడ VCEQ VCC 2 ఎందుకంటే అవుట్పుట్ కరెంట్ హాఫ్ డ్యూరేషన్ కి మాత్రమే కనిపిస్తుంది కాబట్టి VCEQ VCC 2 కాబట్టి ఈ విలువలను ఉంచడం ద్వారా మీరు లోడ్కు పంపిణీ చేసిన అవుట్పుట్ AC పవర్ ని లెక్కించవచ్చు కాబట్టి అది VCC ICQ 4 గా వస్తుంది ఇప్పుడు మీరు సరఫరా చేసిన పవర్ ని లెక్కించాలనుకుంటే కాబట్టి ఇది VCC యొక్క ఉత్పత్తి మరియు బ్యాటరీ సరఫరా చేసే కరెంట్ అవుతుంది కాబట్టి సరఫరా చేయబడిన ఈ కరెంట్ విలువ యావరేజ్ కరెంట్ అవుతుంది ఈ సందర్భంలో అవుట్పుట్ పూర్తి డ్యూరేషన్ లో కనిపించదు కాబట్టి మేము పూర్తి డ్యూరేషన్ లో యావరేజ్ ను తీసుకోవాలి కాబట్టి యావరేజ్ విలువ ICQ π గా బయటకు వస్తుంది ఇప్పుడు కన్వర్షన్ ఎఫిషియెన్సీ కోసం ఇది సప్లైయిడ్ పవర్ ద్వారా అవుట్పుట్ పవర్ యొక్క రేషియో మరియు మీరు ఈ విలువలను పెడితే రేషియో π 4 గా వస్తుంది కాబట్టి ఈ యాంప్లిఫైయర్ యొక్క కన్వర్షన్ ఎఫిషియెన్సీ 78 5 మరియు క్లాస్ A యాంప్లిఫైయర్తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ కాబట్టి క్లాస్ B యాంప్లిఫైయర్ల యొక్క ప్రయోజనాల్లో ఇది ఒకటి ఇప్పుడు ఈ యాంప్లిఫైయర్ డిస్టార్షన్ ని కలిగి ఉంటుంది కాబట్టి మీరు ఈ పుష్ పుల్ అమరికలో చూస్తే ఈ ట్రాన్సిస్టర్ లక్షణాలు సారూప్యంగా ఉండకపోతే ఇలాంటి లక్షణాలను కలిగి ఉండాలి అప్పుడు అవుట్పుట్ సిగ్నల్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ యొక్క హార్మోనిక్లను కలిగి ఉండవచ్చు కాబట్టి అవుట్పుట్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ మరియు సెకండ్ హార్మోనిక్ థర్డ్ హార్మోనిక్ మొదలగునవి కలిగి ఉండవచ్చు కాబట్టి మీరు ఇక్కడ చూస్తే ఈ బ్లూ కర్వ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ మరియు ఈ గ్రీన్ అనేది సెకండ్ హార్మోనిక్ కాబట్టి అవుట్పుట్ వేవ్ ఫార్మ్ ఇలా ఉంటుంది ఇది కావాల్సినది కాదు కాబట్టి ఈ రకమైన డిస్టార్షన్ ను హార్మోనిక్ డిస్టార్షన్ అంటారు కాబట్టి హార్మోనిక్ డిస్టార్షన్ హార్మోనిక్స్ ద్వారా పొందిన విలువ ద్వారా ఇవ్వబడుతుంది కాబట్టి ఇది ఫండమెంటల్ హార్మోనిక్కు పంపిణీ చేయబడిన పవర్ పై హార్మోనిక్స్ యొక్క రూట్ మీన్ స్క్వేర్ విలువ ద్వారా ఇవ్వబడుతుంది కాబట్టి ఇక్కడ A1 అనేది ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ యొక్క యాంప్లిట్యూడ్ మరియు An అనేది n వ హార్మోనిక్ యొక్క యాంప్లిట్యూడ్ కాబట్టి క్లాస్ B యాంప్లిఫైయర్ విషయంలో కాంప్లిమెంటరీ ట్రాన్సిస్టర్స్ అవుట్ ఆఫ్ ఫేజ్ లో ఉండటంవలన అవుట్పుట్ కరెంట్ వస్తుంది కాబట్టి క్లాస్ B పవర్ యాంప్లిఫైయర్ల విషయంలో ఈవెన్ హార్మోనిక్స్ ఉండవు ఆడ్ హార్మోనిక్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి ఈ డిస్టార్షన్ చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఈ సెకండ్ హార్మోనిక్ కారణంగా ప్రధాన డిస్టార్షన్ ఉంటుంది కాబట్టి ఈ హార్మోనిక్ క్లాస్ B యాంప్లిఫైయర్లో ఉండదు కాబట్టి క్లాస్ B యాంప్లిఫైయర్ల విషయంలో హార్మోనిక్ డిస్టార్షన్ చాలా తక్కువగా ఉంటుంది మరియు ఇది ఈ ప్రత్యేక వ్యక్తీకరణ ద్వారా ఇవ్వబడుతుంది ఈ ట్రాన్సిస్టర్లు ప్రకృతిలో అనువైనవి అని మేము భావించిన విశ్లేషణలో క్రాస్ఓవర్ డిస్టార్షన్ తదుపరి టైప్ డిస్టార్షన్ అయితే ఆచరణాత్మకంగా అవి సిలికాన్తో తయారు చేయబడ్డాయి ఇక్కడ ఎమిటర్ బేస్ జంక్షన్ యొక్క బయాసింగ్ కి అవసరమైన వోల్టేజ్ NPN ట్రాన్సిస్టర్ విషయంలో 0 7 V మరియు ఇది PNP ట్రాన్సిస్టర్కు 0 7 V గా ఉండాలి కాబట్టి పాజిటివ్ హాఫ్ సైకిల్ 0 నుండి 0 7 V మధ్య ఉన్నప్పుడు ఎటువంటి కండక్షన్ ఉండదు మరియు అదేవిధంగా 0 7 నుండి 0 V మధ్య ఉన్నప్పుడు ఎటువంటి కండక్షన్ ఉండదు కాబట్టిఆ డ్యూరేషన్ లో అవుట్పుట్ కనిపించదు కాబట్టి ఈ సందర్భంలో అవుట్పుట్ వేవ్ ఫార్మ్ ఇన్పుట్ యొక్క ప్రతిరూపం కాదు లేదా ఇది పూర్తి సైనూసోయిడల్ వేవ్ ఫార్మ్ గా ఉండదు కాబట్టి ఈ రకమైన డిస్టార్షన్ ను క్రాస్ఓవర్ డిస్టార్షన్ అంటారు ఆపరేటింగ్ పాయింట్ను యాక్టీవ్ రీజియన్ వైపుకు కొద్దిగా మార్చడం ద్వారా ఈ రకమైన డిస్టార్షన్ ను తగ్గించవచ్చు తద్వారా ఆ రకమైన యాంప్లిఫైయర్ను క్లాస్ AB యాంప్లిఫైయర్లుగా పిలుస్తారు కాబట్టి ఇది రెసిస్టర్ బయాస్డ్ క్లాస్ AB యాంప్లిఫైయర్ యొక్క సర్క్యూట్ ఇక్కడ ఈ R2 మరియు R3 ఈ ట్రాన్సిస్టర్కు బయాసింగ్ ను అందించడానికి ఉపయోగించబడతాయి తద్వారా అవి 0 ఇన్పుట్ సిగ్నల్ విషయంలో కూడా అన్ని సమయాలలో కండక్షన్ స్టేట్ లో ఉండాలి ఆపరేటింగ్ పాయింట్ ఇక్కడ ఎన్నుకోబడిందని మీరు చూడవచ్చు ఇది యాక్టివ్ రీజియన్ వైపు కొద్దిగా ఉంటుంది ఇది కలెక్టర్ కరెంట్ యొక్క గరిష్ట విలువలో సుమారు 5 నుండి 10 కాబట్టి ఈ సందర్భంలో అవుట్పుట్ పూర్తి వేవ్ ఫార్మ్ గా ఉంటుంది అయితే ఈ కాన్ఫిగరేషన్స్ లో టెంపరేచర్ వేరియేషన్ వలన ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే ఎమిటర్ బేస్ జంక్షన్ వోల్టేజ్ టెంపరేచర్ తో మారుతుంది 10 C టెంపరేచర్ పెంచడం ద్వారా బేస్ ఎమిటర్ వోల్టేజ్ 2 5 mV ద్వారా మారుతుందని మనకు తెలుసు ఇప్పుడు టెంపరేచర్ 200 పెరిగితే అది 50 mV వేరియేషన్ కి అనుగుణంగా ఉంటుంది ఇప్పుడు అవసరమయ్యే బయాసింగ్ వోల్టేజ్ సుమారు 600 mV కాబట్టి ఈ 15 mW వేరియేషన్ చాలా పెద్దదిగా ఉంటుంది కాబట్టి ఇది ఆపరేటింగ్ పాయింట్ను మార్చగల అవకాశాలు ఉన్నాయిఅది మంచిది కాదు ఎందుకంటే ఇది డిస్టార్షన్ ను అందిస్తుంది కాబట్టి తదుపరి రకం కాన్ఫిగరేషన్ డయోడ్ బయాస్డ్ కాన్ఫిగరేషన్ ఇక్కడ ఈ డయోడ్లు ఈ NPN మరియు PNP ట్రాన్సిస్టర్లకు బయాసింగ్ అందించడానికి ఉపయోగిస్తారు ఈ డయోడ్ల లక్షణాలు NPN ట్రాన్సిస్టర్ మరియు PNP ట్రాన్సిస్టర్ యొక్క ఎమిటర్ బేస్ జంక్షన్ను పోలి ఉంటాయి కాబట్టి ఈ ట్రాన్సిస్టర్లలో టెంపరేచర్ మారితే ట్రాన్సిస్టర్ల యొక్క ఎమిటర్ బేస్ జంక్షన్లో ఇలాంటి వేరియేషన్స్ సంభవిస్తాయి మరియు ఈ డయోడ్లలో ఇలాంటి వేరియేషన్స్ సంభవిస్తాయి కాబట్టి ఆపరేటింగ్ పాయింట్ యొక్క వేరియేషన్ తో సమస్య ఉండదు కాబట్టి అవి ఎటువంటి డిస్టార్షన్ లేకుండా ఫుల్ వేవ్ ఫార్మ్ ని అందిస్తాయి కాబట్టి ఈ క్లాస్ యాంప్లిఫైయర్లు డిస్టార్షన్ నుండి బయటపడతాయి క్లాస్ AB యాంప్లిఫైయర్ యొక్క అతిపెద్ద ప్రయోజనం ఇది కాబట్టి ఒకరు క్లాస్ B యాంప్లిఫైయర్ను ఉపయోగించాలనుకుంటే సాధారణంగా క్లాస్ AB యాంప్లిఫైయర్ను ఉపయోగించాలని సూచించబడింది ఎందుకంటే ఇది డిస్టార్షన్ లేని సిగ్నల్ను అందిస్తుంది మరియు ఈ యాంప్లిఫైయర్ల ఎఫిషియెన్సీ క్లాస్ B యాంప్లిఫైయర్ కంటే కొంచెం తక్కువగా ఉంటుంది ఈ యాంప్లిఫైయర్ యొక్క కండక్షన్ యాంగిల్ 1800 కన్నా కొంచెం ఎక్కువగా ఉంటుంది ఇది బయాసింగ్ కండీషన్ ని బట్టి ఉంటుంది కాబట్టి ఇది సుమారు 2000 లేదా 2200 కావచ్చు ఈ సందర్భాలలో అవుట్పుట్ సిగ్నల్ కనిపిస్తుంది కాబట్టి ఈ క్లాస్ AB యాంప్లిఫైయర్ల యొక్క అప్లికేషన్ ఏమిటంటే అవి జామర్లు లేదా సింగిల్ ఎన్హాన్సర్స్ మరియు అధిక పవర్ అవసరమయ్యే అనేక ఇతర సర్క్యూట్లలో ఉపయోగించబడతాయి మరియు ఎఫిషియెన్సీ కూడా పరిగణనలోకి తీసుకుంటుంది తదుపరి టైప్ యాంప్లిఫైయర్ క్లాస్ C యాంప్లిఫైయర్ క్లాస్ C యాంప్లిఫైయర్ లో అవుట్పుట్ కరెంట్ ఇన్పుట్ సిగ్నల్ యొక్క చాలా తక్కువ భాగానికి మాత్రమే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆపరేటింగ్ పాయింట్ కటాఫ్ పాయింట్ నుండి దూరంగా ఎంపిక చేయబడుతుంది కాబట్టి ఈ సందర్భంలో అప్లై చేసే బయాస్డ్ వోల్టేజ్ నెగిటివ్ గా ఉంటుంది కాబట్టి సర్క్యూట్ విశ్లేషణలో ఈ నెగిటివ్ బయాస్డ్ వోల్టేజ్ ఇక్కడ ఎంచుకోబడింది ఈ భాగం యొక్క అవుట్పుట్ కనిపిస్తుంది ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే అప్లై చేసే ఇన్పుట్ సిగ్నల్ ప్రకృతిలో సైనసోయిడల్ ఇవి డికప్లింగ్ కెపాసిటర్లు కాబట్టి నెగిటివ్ సైకిల్ లో ఈ సందర్భంలో ఇది ఈ నెగిటివ్ విలువకు జోడిస్తుంది కాబట్టి ట్రాన్సిస్టర్లో ఎటువంటి కండక్షన్ ఉండదు మరియు ప్రారంభంలో పాజిటివ్ హాఫ్ సైకిల్ లో ఈ నెగిటివ్ బయాసింగ్ ని భర్తీ చేయడానికి ప్రయత్నిస్తుంది మరియు చాలా ఎక్కువ విలువ కోసం మరియు చాలా తక్కువ ఇన్పుట్ సిగ్నల్ ఇచ్చినప్పుడు ఈ ట్రాన్సిస్టర్ యాక్టివ్ రీజియన్ కి వెళుతుంది కాబట్టి కలెక్టర్ కరెంట్ కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ కలక్టర్ కరెంట్ చాలా ఎక్కువ పవర్ తో చాలా తక్కువ డ్యూరేషన్ లో ఉంటుంది కాబట్టి ఇది పల్సెస్ రూపంలో ఉంటుంది స్వతంత్ర కాన్ఫిగరేషన్లో ఈ పల్సెస్ పెద్దగా ఉపయోగపడవు ఇప్పుడు ఈ ప్రత్యేకమైన యాంప్లిఫైయర్ యొక్క కలెక్టర్ చివరలో ట్యాంక్ సర్క్యూట్ అనుసంధానించబడినప్పుడు ఈ పల్సెస్ ఈ ట్యాంక్ సర్క్యూట్ను తాకుతాయి ఈ పల్స్ ల సమయ వ్యవధి చాలా తక్కువ అని మాకు తెలుసు కాబట్టి కాబట్టి ఫ్రీక్వెన్సీ చాలా ఎక్కువగా ఉంటుంది మరియు ట్యూన్డ్ సర్క్యూట్ విషయంలో ఇండక్టర్ అందించే ఇంపిడెన్స్ అధిక ఫ్రీక్వెన్సీ పరిధికి చాలా ఎక్కువగా ఉంటుంది మరియు ఇది ఓపెన్ సర్క్యూట్ లాగా పనిచేస్తుంది మరియు కెపాసిటర్ విషయంలో ఇది చాలా తక్కువ ఇంపిడెన్స్ను అందిస్తుంది కాబట్టి ఇది షార్ట్ సర్క్యూట్ లాగా పనిచేస్తుంది కాబట్టి ఛార్జింగ్ అవ్వడం ప్రారంభమవుతుంది కాబట్టి కెపాసిటర్ వోల్టేజ్ VCC వరకు లేదా VCC కంటే కొంచెం తక్కువగా ఛార్జ్ అవుతుంది అప్పుడు ఈ కెపాసిటర్ ఈ ఇండక్టర్ కి కరెంట్ అందించడం ద్వారా డిశ్చార్జ్ చేయడానికి ప్రయత్నిస్తుంది మరియు అది విలువ 0 వరకు డిశ్చార్జ్ అవుతుంది మరియు తరువాత రివర్స్ ప్రక్రియ ప్రారంభమవుతుంది కాబట్టి ఈ విధంగా ఇది పూర్తి సైనూసోయిడల్ వేవ్ ఫార్మ్ ని జెనరేట్ చేస్తుంది కాబట్టి ఈ క్లాస్ C యాంప్లిఫైయర్ యొక్క అతిపెద్ద అప్లికేషన్స్ లో ఇది ఒకటి కాబట్టి ట్యాంక్ సర్క్యూట్ ఉపయోగించి క్లాస్ C యాంప్లిఫైయర్లను ఉపయోగించి సైనూసోయిడల్ క్యారియర్ వేవ్ను జెనరేట్ చేయవచ్చు ఈ యాంప్లిఫైయర్ల ఎఫిషియెన్సీ 95 కాబట్టి సరఫరా చేయబడిన పవర్ దాదాపు 1 kW ఉంటే అప్పుడు 900 W యొక్క సైనూసోయిడల్ క్యారియర్ వేవ్ లేదా 950 W బహుశా ఈ క్లాస్ C యాంప్లిఫైయర్ ఉపయోగించి సాధించవచ్చు ఇది చాలా ఎక్కువ విలువ కాబట్టి ఈ యాంప్లిఫైయర్ యొక్క అప్లికేషన్ ఏమిటంటే చాలా అధిక అవుట్పుట్ పవర్ క్యారియర్ సిగ్నల్ను అందించడం కాబట్టి క్యారియర్ సిగ్నల్స్ జెనరేట్ చేయడానికి రాడార్ సిస్టమ్స్లో టెలివిజన్ సిగ్నల్స్లో వీటిని ఉపయోగిస్తారు ఇది ప్రయోజనాల్లో ఒకటి ఈ యాంప్లిఫైయర్ యొక్క పరిమితి ఏమిటంటే అవి ప్రకృతిలో సైనూసోయిడల్ యొక్క క్యారియర్ సిగ్నల్ను మాత్రమే జెనరేట్ చేయగలవు ఇప్పుడు పవర్ యాంప్లిఫైయర్ యొక్క రెండు ఉదాహరణలు తీసుకుంటాము కాబట్టి ఇక్కడ 2 W పవర్ యాంప్లిఫైయర్ యొక్క ఉదాహరణ ఈ యాంప్లిఫైయర్లో ఉపయోగించిన IC సంఖ్య SPB2026Z ఇక్కడ ఇంపెడెన్స్ మ్యాచింగ్ అందించబడుతుంది మునుపటి అధ్యాయాలలో ఇది మీకు ఇప్పటికే చెప్పబడినందున మేము ఇంపెడెన్స్ మ్యాచింగ్ గురించి చర్చించము ఇది క్లాస్ AB ట్రాన్సిస్టర్ బేస్డ్ పవర్ యాంప్లిఫైయర్ ఈ యాంప్లిఫైయర్ యొక్క నామినల్ సప్ప్లై వోల్టేజ్ 5 V మరియు 1 dB కంప్రెషన్ పాయింట్ 33 8 dBm ఇక్కడ 1 dB కంప్రెషన్ పాయింట్ అంటే RF ఇన్పుట్ సిగ్నల్ కోసం పవర్ గెయిన్ 1 dB తగ్గుతుంది కాబట్టి ఆ వేరియేషన్ కి అనుగుణమైన RF ఇన్పుట్ను 1 dB కంప్రెషన్ పాయింట్ అంటారు కాబట్టి ఈ సందర్భంలో ఇది 33 ఈ యాంప్లిఫైయర్ కోసం RF ఇన్పుట్ కొలత కోసం 21 5 dB తీసుకోబడుతుంది కాబట్టి ఈ యాంప్లిఫైయర్ యొక్క ప్లాట్ ఇక్కడ అవుట్పుట్ పవర్ చూపబడింది ఈ యాంప్లిఫైయర్ GSM 2G బ్యాండ్ కోసం 1800 నుండి 2000 MHz లేదా 1 8 GHz నుండి 2 GHz వరకు డిజైన్ చేయబడింది ఈ యాంప్లిఫైయర్ ద్వారా పొందిన అవుట్పుట్ పవర్ గరిష్టంగా ఉంటుంది ఇది 38 2 ఎఫిషియెన్సీ తో 1 9 GHz వద్ద 33 2 dBm మరియు ఈ యాంప్లిఫైయర్ ద్వారా తీసుకున్న కరెంట్ 1 A ఈ మల్టిపుల్ హోల్స్ మరియు మల్టిపుల్ వైర్లను ఉపయోగించడం ద్వారా కూలింగ్ ఏర్పాట్లు చేయబడతాయి తదుపరి రకం యాంప్లిఫైయర్ 30 W పవర్ యాంప్లిఫైయర్ వెనుక భాగంలో కాపర్ ప్లేట్ ను ఉంచడం ద్వారా కూలింగ్ ఏర్పాట్లు చేసినట్లు ఇక్కడ మీరు చూడవచ్చు కాబట్టి ఇది పవర్ యాంప్లిఫైయర్ యొక్క ఈ ట్రాన్సిస్టర్ ద్వారా జెనరేట్ చేయబడిన హీట్ ని బయటకు పంపిస్తుంది ఇది కూడా క్లాస్ AB పవర్ యాంప్లిఫైయర్ ఈ యాంప్లిఫైయర్ యొక్క నామినల్ సప్లై వోల్టేజ్ 1 dB కంప్రెషన్ పాయింట్ వద్ద 28 V ఎందుకంటే ఈ యాంప్లిఫైయర్ 44 8 dBm మరియు ఈ యాంప్లిఫైయర్కు ఇచ్చిన RF ఇన్పుట్ 17 dBm మరియు అవుట్పుట్ వద్ద ఇది 30dB అటెన్యుయేటర్ తో అనుసంధానించబడి ఉంది ఎందుకంటే కొలత కోసం మన వద్ద ఉన్న పరికరాల పరిమితి కాబట్టి దీనిని పరిగణనలోకి తీసుకోవడం ద్వారా ఈ యాంప్లిఫైయర్ సాధించిన అవుట్పుట్ పవర్ 44 1 dBm కి దగ్గరగా 2 6 A సర్క్యూట్ ద్వారా తీసుకున్న కరెంట్ ఈ యాంప్లిఫైయర్ ఎఫిషియెన్సీ దాదాపు 40 కాబట్టి ఇవి పవర్ యాంప్లిఫైయర్లకు ఉదాహరణలు కాబట్టి ఇప్పుడు ఈ అధ్యాయం లో నేను పవర్ యాంప్లిఫైయర్ల గురించి మాట్లాడాను పవర్ యాంప్లిఫైయర్ల యొక్క వివిధ పనితీరు పారామితులను జాగ్రత్తగా చూసుకునే వివిధ పారామితుల గురించి మాట్లాడాము ఆ తరువాత మేము క్లాస్ A పవర్ యాంప్లిఫైయర్ గురించి మాట్లాడాము RC కపుల్డ్ ట్రాన్సిస్టర్ బేస్డ్ పవర్ యాంప్లిఫైయర్ కాన్ఫిగరేషన్కు క్లాస్ A పవర్ యాంప్లిఫైయర్ యొక్క ఎఫిషియెన్సీ చాలా తక్కువగా ఉందని మేము చూశాము అప్పుడు మేము ట్రాన్స్ఫార్మర్ కపుల్డ్ క్లాస్ A పవర్ యాంప్లిఫైయర్ల గురించి మాట్లాడాము ఎఫిషియెన్సీ 50 కి పెంచబడింది అయితే ఈ క్లాస్ A యాంప్లిఫైయర్లు యాంప్లిఫైయర్లో సిగ్నల్ లేనప్పుడు ఎక్కువ హీట్ డిసిపేషన్ సమస్య ని కలిగి ఉంటాయి అప్పుడు మేము క్లాస్ B యాంప్లిఫైయర్ గురించి మాట్లాడాము కటాఫ్ ఫ్రీక్వెన్సీ వద్ద ఆపరేటింగ్ పాయింట్ ఎన్నుకోబడుతుంది కాబట్టి సిగ్నల్ లేనప్పుడు క్లాస్ B యాంప్లిఫైయర్లలో డిసిపేషన్ లేదు కానీ క్లాస్ B యాంప్లిఫైయర్ డిస్టార్షన్ తో బాధపడుతోంది ఇది హార్మోనిక్ డిస్టార్షన్ లేదా క్రాస్ఓవర్ డిస్టార్షన్ కావచ్చు క్లాస్ AB యాంప్లిఫైయర్ అని పిలువబడే విభిన్న కాన్ఫిగరేషన్ను ఉపయోగించడం ద్వారా ఈ క్రాస్ఓవర్ డిస్టార్షన్ తొలగించబడుతుంది ఇది రెండు ట్రాన్సిస్టర్ల యొక్క పుష్ పుల్ అమరికను ఉపయోగించుకుంటుంది మరియు రెసిస్టర్ మరియు డయోడ్ సహాయంతో బయాసింగ్ అందించబడుతుంది క్లాస్ B యాంప్లిఫైయర్తో పోలిస్తే ఈ క్లాస్ AB యాంప్లిఫైయర్లు కొంచెం తక్కువ ఎఫిషియెన్సీ ని అందిస్తుంది క్లాస్ B యాంప్లిఫైయర్ ఎఫిషియెన్సీ 78 5 అయితే క్లాస్ AB యాంప్లిఫైయర్ ఇది 50 నుండి 70 మధ్య ఉంటుంది కానీ అవి డిస్టార్షన్ లేని అవుట్పుట్ సిగ్నల్ ను అందిస్తుంది అప్పుడు మేము దాని గురించి క్లాస్ C పవర్ యాంప్లిఫైయర్ల గురించి మాట్లాడాము ఇది ఇన్పుట్ సిగ్నల్ యొక్క తక్కువ డ్యూరేషన్ లో అవుట్పుట్ కరెంట్ కనిపిస్తుంది కాబట్టి ఈ స్మాల్ పల్సెస్ LC ట్యూన్డ్ సర్క్యూట్కు తాకినప్పుడు చాలా ఎక్కువ అవుట్పుట్ పవర్ యొక్క స్మాల్ పల్సెస్ లను అందించడానికి ఈ యాంప్లిఫైయర్ ఉపయోగించబడుతుంది అప్పుడు అవి చాలా అధిక పవర్ యొక్క క్యారియర్ సైనూసోయిడల్ వేవ్ ని అందిస్తాయి ఈ క్యారియర్ వేవ్ లను సాధారణంగా రాడార్ వ్యవస్థలలో లేదా రేడియో సిగ్నల్స్ లేదా టెలివిజన్ సిగ్నల్స్ లో ఉపయోగిస్తారు కాబట్టి ఈ అధ్యాయం లో మనం చర్చించినవన్నీ క్లాస్ A B మరియు C యాంప్లిఫైయర్లలో క్లాస్ C యాంప్లిఫైయర్ యొక్క ఎఫిషియెన్సీ అత్యధికం కాబట్టి గరిష్ట ఎఫిషియెన్సీ కోసం ఎవరైనా ఆసక్తి కలిగి ఉంటే క్లాస్ C ఆపరేషన్ను ఎన్నుకోవాలి లేకపోతే డిస్టార్షన్ లేని సిగ్నల్ కోసం ఆసక్తి ఉంటే క్లాస్ A యాంప్లిఫైయర్ ఎంచుకోవాలి ఆ తరువాత మేము పవర్ యాంప్లిఫైయర్ యొక్క రెండు ఆచరణాత్మక ఉదాహరణల గురించి మాట్లాడాము మేము 2W మరియు 30 W పవర్ యాంప్లిఫైయర్ల గురించి మాట్లాడాము అప్పుడు మేము ఏ రకమైన కూలింగ్ ఏర్పాట్లు చేశాము మరియు అవి ఫ్రీక్వెన్సీ పరిధిలో ఎలా సరిపోతాయో చూశాము కాబట్టి దీనితో నేను ముగించాలనుకుంటున్నాను మీకు చాలా కృతజ్ఞతలు